కాబట్టి మనము ఇప్పుడు మన తదుపరి లక్ష్యానికి వెళ్తాము అంటే స్ట్రెస్ టెన్సర్ యొక్క ఈ భాగాలను x y లేదా z వెంట ఆధారపడని ఏ ఆర్బిటరీ సర్ఫేస్ పై స్ట్రెస్ స్టేట్ ని గుర్తించడానికి మేము ఈ కాన్సెప్ట్స్ ను లేదా ఈ కంపోనెంట్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు దాని కోసం మనం చేసేది టెట్రాహెడ్రాన్ వంటి ఎలిమెంటల్ వాల్యూమ్ మేము కన్వీనియన్స్ కోసం పాయింట్కు కొన్ని పేర్లను ఇస్తాము కాబట్టి ఈ విధమైన సర్ఫేస్ ఉన్నాయి సర్ఫేస్ AOB దీనిని S1 సర్ఫేస్ AOC అని పిలుస్తుంది మేము దానిని S3 అని పిలుస్తాము ఎందుకు అలాంటి 1 మరియు 3 ఎందుకంటే ఈ ఇండెక్స్ మేము ఆ సర్ఫేస్ ల నార్మల్ డైరెక్షన్ కోసం సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ 1 ఈ AOB యొక్క నార్మల్ డైరెక్షన్ x వెంట ఉంటుంది విద్యార్థి x అదేవిధంగా ఇది S2 మరియు ABC దీనికి S అనే పేరు ఇద్దాం మీరు చెప్పగలరా ఇంత వాల్యూమ్ తీసుకోవటానికి ప్రేరణ ఏమిటి చూడండి మేము క్లాసులో ఏదైనా ఉత్పన్నం చేస్తున్నప్పుడల్లా అది మీకు కనిపిస్తుంది అవును అది అలా చేయాలి గుర్తుంచుకోండి ఇది ఒక కర్మ కాదు మేము తరగతిలో నేర్చుకుంటున్నదానిని ఒక కర్మగా అంగీకరించవద్దు మీరే ఒక ప్రశ్న అడగడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి ఎందుకు మేము అలాంటి వాల్యూమ్ తీసుకున్నాము అటువంటి ఎలిమెంట్ ని తీసుకోవడం వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి కాబట్టి మీరు చూస్తే ఈ ఎలిమెంట్ కి నాలుగు ఫేసెస్ ఉన్నాయి ఈ నాలుగు ఫేసెస్ మూడు ప్రత్యేకమైనవి ఇవి నాకు x y లేదా z వెంట నార్మల్ డైరెక్షన్ కలిగి ఉంటాయి నాల్గవది ప్రత్యేకమైనది కాదు ఇది ఏకపక్షంగా ఆధారితమైనది కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా దానిపై పనిచేసే ఫోర్స్ లను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆ బేసి సర్ఫేస్ పై ఉన్న వాటిని ప్రత్యేక సర్ఫేస్ లపై ఉన్నదాని ప్రకారం వ్యక్తీకరించగలుగుతాము కాబట్టి దీన్ని తీసుకోవడం వెనుక ఉన్న ప్రేరణ అదే ఇప్పుడు మేము అటువంటి ఎలిమెంట్ కి వస్తున్నప్పుడల్లా దీని కోసం న్యూటన్'స్ సెకండ్ లా అఫ్ మోషన్ ని వ్రాయమని మా లక్ష్యం చెబుతుంది కాబట్టి రిసల్టెంట్ ఫోర్స్ మాస్ కి సమానమైన యాక్సిలరేషన్ ఈ ఎలిమెంట్ పై ఏ ఫోర్స్ లు పనిచేస్తున్నాయనేది ప్రశ్న కాబట్టి ఎలిమెంట్ పై ఏ ఫోర్స్ లు పనిచేస్తున్నాయో చెప్పినప్పుడు మేము కంటిన్యూయం మెకానిక్స్లోని ఫోర్స్ లను రెండు వర్గాలుగా వర్గీకరిస్తాము ఒకటి సర్ఫేస్ ఫోర్స్ మరొకటి బాడీ ఫోర్స్ ఈ పేర్లు దాదాపు సెల్ఫ్ ఎక్సప్లనాటోరీ కాబట్టి మీరు సర్ఫేస్ ఫోర్స్ అని చెప్పినప్పుడు ఇవి సర్ఫేస్ పై పనిచేసే ఫోర్స్ లు లేదా వాల్యూమ్ ఎలిమెంట్ కలిగి ఉన్న సర్ఫేస్ లు ఎన్నుకోబడతాయి మరియు బాడీ ఫోర్స్ అనేది బాడీ ఉదాహరణ యొక్క వాల్యూం పై పనిచేసే ఫోర్స్ బాడీ ఫోర్స్ బాడీ ఫోర్స్ యొక్క ఉదాహరణలలో ఒకటి బాడీ అoతా పనిచేసే గ్రావిటీ ఫోర్స్ బాడీ యొక్క వాల్యూమ్ సర్ఫేస్ ఫోర్స్ ప్రెజర్ అనేది ప్రెజర్ కారణంగా ఒక ఉదాహరణ సర్ఫేస్ ఫోర్స్ కాబట్టి మనకు ఫోర్స్ లు ఉన్నప్పుడల్లా సర్ఫేస్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ పరంగా వర్గీకరిస్తాము కాబట్టి మనకు సర్ఫేస్ ఫోర్స్ ఉన్నచోట సర్ఫేస్ ఫోర్స్ ట్రాక్షన్ వెక్టర్ పరంగా వ్యక్తీకరించబడుతుంది ఎందుకంటే ట్రాక్షన్ వెక్టర్ మేము ఒక విధంగా నిర్వచించాము ఒక సర్ఫేస్ పై అది యూనిట్ ప్రాంతానికి రిసల్టెంట్ ఫోర్స్ ని సూచిస్తుంది కాబట్టి ఇది సర్ఫేస్ పై ఆ సమయంలో పనిచేసే అన్ని ఫోర్స్ ల కుములేటివ్ ఎఫెక్ట్ ని సూచిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ఎలిమెంట్ నాలుగు సర్ఫేస్ లను కలిగి ఉంది ఈ నాలుగు సర్ఫేస్ లపై పనిచేసే నాలుగు ఫోర్స్ లను వ్రాద్దాం మరియు న్యూటన్'స్ సెకండ్ లా అఫ్ మోషన్ ని x డైరెక్షన్ గా చెప్పండి కాబట్టి మనం వ్రాయబోయేది x వెంట రిసల్టెంట్ ఫోర్స్ x వెంట యాక్సిలరేషన్ కంటే ద్రవ ఎలిమెంట్ యొక్క మాస్ కి సమానం కాబట్టిరిసల్టెంట్ ఫోర్స్ ని వ్రాసేటప్పుడు దానిని సర్ఫేస్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ పరంగా వ్రాస్తాము కాబట్టి మొదట AOB అని చెప్పండి కాబట్టి ఈ సర్ఫేస్ పై స్ట్రెస్ టెన్సర్ యొక్క ఏ కంపోనెంట్ x పరంగా τi వెంట ఫోర్స్ ని ఇస్తుంది విద్యార్థి τ11 τ11 సరైనది కాబట్టి τ11 యొక్క పాజిటివ్ సైన్ కన్వెన్షన్ డైరెక్షన్ ఏమిటి దీనితో పాటు τ11 ఇది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఇది S1 గా పనిచేస్తున్న ఏరియా ఏమిటి అదేవిధంగా S2 కోసం 1 వెంట పనిచేసే ఫోర్స్ ఏమిటి దాని డైరెక్షన్ ఏమిటి వీటి మాదిరిగానే ఇది ఔట్వర్డ్ నార్మల్ గా ఉన్నందున డైరెక్షన్ కు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ పై τ21 యొక్క సానుకూల భావం ప్రతికూలతతో పాటు ఉంటుంది సరే కాబట్టి మరియు వీటిని S2 తో గుణిస్తే ఇదే τ31 S3 అవుతుంది నాల్గవ సర్ఫేస్ ఉంది ఇది నిజంగా వెనుక సర్ఫేస్ ఇది x y లేదా z వెంట సాధారణం కాదు కాబట్టి 𝑛̂ వీటికి సాధారణం అని చెప్పండి S యొక్క నార్మల్ వెక్టర్ ఔట్వర్డ్ నార్మల్ వెక్టర్ కాబట్టి ఇది 𝑛̂ దీనికి n1𝑖̂ n2 𝑗̂ n3 𝑘̂ వంటి భాగాలు ఉన్నాయని చెప్పారు ఇక్కడ x y మరియు z లతో పాటు n1 n2 n3 యొక్క భాగాలు మనం ఇప్పుడు S పై ఫోర్స్ ని వ్రాయబోతున్నాము కాబట్టి S పై ఉన్నఫోర్స్ అది Tn అని చెప్పనివ్వండి కాబట్టి ఇప్పుడు మేము దాని కోసం τ నొటేషన్ ఉపయోగించలేము ఎందుకంటే ఇది ప్రత్యేక సర్ఫేస్ కాదు τ నొటేషన్ మీరు x y లేదా z వెంట సాధారణమైన ప్రత్యేక సర్ఫేస్ కోసం వ్రాయవచ్చు కాబట్టి ఇది ABC కొరకు T నొటేషన్ ఉపయోగిస్తాము ఈ కంపోనెంట్ వారీగా ఇది ఒకదాని వెంట ఉంటుంది మరియు అది పనిచేస్తున్న ప్రాంతం S మరియు స్పష్టంగా అప్రమేయంగా మేము దానిని పాజిటివ్ x వెంట తీసుకుంటున్నాము ఇవి సర్ఫేస్ ఫోర్స్ లు బాడీ ఫోర్స్ అంటే ఏమిటి 𝑏⃗యూనిట్ మాస్ కి బాడీ ఫోర్స్ అని మేము పిలుస్తాము కాబట్టి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క మాస్ ఏమిటో మేము కనుగొంటే కాబట్టి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క మాస్ ఎంత కాబట్టి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ ఏమిటో మొదట కనుగొంటామని చెప్పండి కాబట్టి ఈ రకమైన ఎలిమెంట్ కోసం ఈ ABC యొక్క ప్రాంతానికి ఇది మూడింట ఒక వంతు అని చెప్పవచ్చు O నుండి ABC కి పెర్ఫెన్దికులర్ డిస్టెన్స్ పెర్ఫెన్దికులర్ డిస్టెన్స్ h అని చెప్పండి కాబట్టి b1 అంటే ఏమిటో మనం మొదట కనుగొంటాము కాబట్టి b1 అంటే ఏమిటి 13 × S × h ఇక్కడ h అనేది పెర్ఫెన్దికులర్ డిస్టెన్స్ నుండి ABC వరకు 13 × S × h వాల్యూమ్ దీని మాస్ మీరు దానిని డెన్సిటీ తో గుణించాలి కాబట్టి 𝜌 డెన్సిటీ కాబట్టి 13 × S × h x 𝜌 ఒక మాస్ మరియు 13 × S × h x 𝜌 x వెంట యూనిట్ మాస్ కు బాడీ ఫోర్స్తో గుణించి మొత్తం బాడీ ఫోర్స్ ని 1 లేదా x డైరెక్షన్ లో ఇస్తాము కాబట్టి ఇది మాస్ ఇది x వెంట యూనిట్ మాస్ కి బాడీ ఫోర్స్ కాబట్టి ఉత్పత్తి x తో పాటు మొత్తం బాడీ ఫోర్స్ సరైనది కాబట్టి మేము న్యూటన్'స్ సెకండ్ లా అఫ్ మోషన్ ని వ్రాస్తాము ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనం ఫోర్స్ లను వ్రాస్తాము కాబట్టి τ11S1 τ21S2 τ31S3 Tn × S అంటే మొత్తం సర్ఫేస్ ఫోర్స్ మరియు మొత్తం బాడీ ఫోర్స్ అంటే దానిపై పనిచేసే నెట్ ఫోర్స్ మరియు నెట్ ఫోర్స్ దాని మాస్ కి యాక్సిలరేషన్ లోకి సమానం కాబట్టి అది మాస్ 1 3 × S × ℎ × 𝜌 కి సమానం a ఒక యాక్సిలరేషన్ అని చెప్పండి కాబట్టి a1 అనేది x1 వెంట యాక్సిలరేషన్ విద్యార్థి సర్ విద్యార్థి సార్ సర్ఫేస్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ అంటే ఏమిటో మీరు ఫిసికల్ గా అర్థం చేసుకోగలరా ఫిసికల్ డెఫినిషన్ మరియు మాథెమటికల్ డెఫినిషన్ ఇక్కడ ఒకేలా ఉంటాయి సర్ఫేస్ ఫోర్స్ అనేది సర్ఫేస్ పై పంపిణీ చేయబడిన ఒక ఫోర్స్ ఇది వాల్యూమ్ యొక్క కవరు ఇది పరిగణించబడుతుంది మరియు బాడీ ఫోర్స్ అనేది బాడీ వాల్యూం లో పనిచేసేది విద్యార్థి బాడీ లోపల విద్యార్థి కాబట్టి సర్ఫేస్ ఫోర్స్ షియార్ ఫోర్స్ వలె ఉంటుంది షియార్ ఫోర్స్ ఒక సర్ఫేస్ ఫోర్స్ ఉదాహరణ విద్యార్థి షియార్ ఫోర్స్ మాత్రమే అలాగే ప్రెజర్ ఒక నార్మల్ కంపోనెంట్ వలె నార్మల్ ఫోర్స్ ఇది షియార్ కంపోనెంట్ కాదు విద్యార్థి వాస్తవానికి τ11S1 ఉన్నప్పుడు ఒక పదం అవును విద్యార్థి ఇది నార్మల్ గా బాడీ కి కూడా పని చేస్తుంది కానీ ఇది సర్ఫేస్ పై పనిచేసే ఒక ఫోర్స్ నార్మల్ గా బాడీ కి లేదా కాదా అనేది డైరెక్షన్ కు సంబంధించిన విషయం కానీ ఫోర్స్ సర్ఫేస్ పై పనిచేస్తుంది లేదా ఫోర్స్ బాడీ వాల్యూం అంతటా పనిచేస్తుంది అంటే ఇది ఎలా వర్గీకరించబడుతుంది కాబట్టి స్పష్టంగా మేము వీటిని పరిశీలిస్తున్నప్పుడు ఇది సర్ఫేస్ పై పనిచేస్తున్న విషయం సహజంగానే దీనికి డైరెక్షన్ ఉంటుంది అంటే సర్ఫేస్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ తో దీనికి వైరుధ్యం లేదు సర్ఫేస్ ఫోర్స్ కి ఒక డైరెక్షన్ ఉంటుంది బాడీఫోర్స్ కి కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎక్స్ప్రెషన్ ను కలిగి ఉన్నప్పుడు మీరు S పరంగా S1 S2 మరియు S3 ను వ్రాయవచ్చు మీరు దీన్ని ఎలా వ్రాయగలరు చూడండి S1 అనేది y z ప్లేన్ లో S యొక్క ప్రొజెక్షన్ లాంటిది కాబట్టి మీరు ప్రొజెక్షన్ను ఎలా కనుగొంటారు మీరు ప్రాథమికంగా y z ప్లేన్ లో ABC యొక్క వెక్టోరియల్ రెప్రెసెంటేషన్ అని పిలవబడే భాగాన్ని కనుగొంటారు కాబట్టి మీరు భాగాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సంబంధిత యూనిట్ వెక్టర్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ ని మీరు ప్రాథమికంగా కనుగొంటారు కాబట్టి ఇది ABC డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ కలిగి ఉంది ఇది n డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ కలిగి ఉంటుంది AOB 𝑖̂ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ కలిగి ఉంటుంది కాబట్టి కానీ స్పష్టంగా ఇక్కడ మీరు ఇప్పటికే ఈ సైన్ కన్వెన్షన్ ద్వారా జాగ్రత్తగా చూసుకుంటున్న ప్లస్ మైనస్ కాబట్టి మీరు దీన్ని మరోసారి డూప్లికేట్ చేయడం లేదు కాబట్టి ఆ రెండు డైరెక్షన్ ల యొక్క డాట్ ప్రోడక్ట్ n 1 అవుతుంది ఈ వెక్టర్ మరొకటి నేను కాబట్టి డాట్ ప్రోడక్ట్ n 1 అవుతుంది కాబట్టి ఈ పరంగా అన్ని మాగ్నిట్యూడ్లు వారి సెన్సెస్ ను ఇప్పటికే ప్లస్ మైనస్తో జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి S1 ఏమీ కాదు S1 అని పిలవబడే డైరెక్షన్ లో S అని పిలవబడే భాగాన్ని తీసుకోవడం ద్వారా Sn1 అదేవిధంగా S2 Sn2 మరియు S3 Sn3 కాబట్టి ఆ విధంగా మీరు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే S రద్దు చేయబడిందని మీరు చూస్తారు కాబట్టి మీకు ఏమి లభిస్తుంది τ11n1 - τ21n2 - τ31n3 T1n 13 × 𝜌 × h × b1 13× 𝜌 × h ×a1 మీకు ఇవి ఉన్నప్పుడు ఈక్వేషన్లు మనం చేయవలసిన తదుపరి పరిశీలన సూక్ష్మమైనది కానీ అర్థం చేసుకోవడం ముఖ్యం మేము ఈ వాల్యూమ్ను ఒక పాయింట్ కు కుదించేటట్లు చేస్తాము ఎందుకంటే ఈ మొత్తం వాల్యూమ్ పాయింట్ O కి కలుస్తుంది ఎందుకంటే మా అంతిమ లక్ష్యం ఆ సమయంలో చుట్టూ ఎంచుకున్న ప్రాంతం పరంగా ఒక దశలో స్ట్రెస్ స్టేట్ ని తెలుసుకోవడం కాబట్టి మేము వానిషింగ్ ఏరియా లేదా వానిషింగ్ వాల్యూమ్ను పరిశీలిస్తాము కనుక వానిషింగ్ ఏరియా కాదు కాబట్టి ప్రతిదీ O కి కలుస్తుంది అంటే h 0 గా ఉన్నందున మేము లిమిట్ ని తీసుకుంటాము కాబట్టి మీరు h ను 0 కి తీసుకునేటప్పుడు మొత్తం వాల్యూమ్ O పాయింట్కు కలుస్తుంది అప్పుడు మనం ప్రాథమికంగా వివరించేది ఒక పాయింట్ O వద్ద స్ట్రెస్ స్టేట్ యొక్క వర్ణన కాబట్టి మీరు ఆ పరిమితిని h 0 గా తీసుకున్నప్పుడు మీరు చాలా అందంగా చూస్తారు ఈ నిబంధనలు 0 గా ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో మీరు T1n τ11n1 τ21n2 τ31n3 కోసం చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్ తో మిగిలిపోతారు ఇది చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ అని మీరు చూడవచ్చు ఎందుకంటే ఇది ట్రాక్షన్ వెక్టర్ను ఆర్బిటరీ సర్ఫేస్ పై స్ట్రెస్ టెన్సర్ యొక్క భాగాలతో సంబంధం కలిగి ఉంటుంది ఇన్పుట్లు ఏమిటి ఇన్పుట్లు ఏమిటంటే స్పెసిఫైడ్ ఓరియంట్ తో పేర్కొన్న ఓరియంట్ ప్లేన్స్ స్ట్రెస్ స్టేట్ని మీరు తెలుసుకోవాలి మరియు మీరు పరిశీలిస్తున్న ఆర్బిటరీ ప్లేన్ యొక్క యూనిట్ వెక్టర్ డైరెక్షన్ లోని భాగాలు ఒక పర్టికులర్ లొకేషన్ లో ప్రతిదీ మరొక విషయం ఏమిటంటే దీన్ని మరింత కాంపాక్ట్ పద్ధతిలో సింబాలికల్ గా వ్రాసే మార్గం ఉంది ఇక్కడ మీరు రెండు ఇండెక్స్ లను కలిగి ఉన్నారని మీరు చూడవచ్చు కాబట్టి మొదటి ఇండెక్స్ మారుతూ ఉంటుంది రెండవ ఇండెక్స్ దీనికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు సాధారణీకరించవచ్చు 𝑇𝑛 j13Tjinj కాబట్టి మీకు ఒక ఇండెక్స్ i ఉంది ఇది స్థిరంగా ఉంటుంది మరొక ఇండెక్స్ j ఇది వేరియబుల్ 1 నుండి 3 వరకు మారుతుంది ఇప్పుడు ఈ రకమైన నొటేషన్ చాలా సాధారణం కాబట్టి సాధారణ నియమం మళ్ళీ సాధారణ నొటేషన్ ఈ సమ్మషన్ తొలగించబడింది కాబట్టి ఇది అదృశ్యమవుతుంది కాబట్టి ఇది కూడా 𝜏𝑗𝑖𝑛𝑗 అని వ్రాయబడింది రిపీటింగ్ ఇండెక్స్ ఉన్నప్పుడల్లా ఒక సమ్మషన్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది దానిలో ఒక ఇన్విజిబుల్ సమ్మషన్ ఉందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఇప్పటి నుండి మీరు సమ్మషన్ చిహ్నాన్ని ఉపయోగించకుండా ఈ నొటేషన్ ఉపయోగిస్తున్నారు కానీ రిపీటింగ్ ఇండెక్స్ ఉన్నప్పుడల్లా ఇన్విజిబుల్ సమ్మషన్ ఉండాలి అని గుర్తుంచుకోవాలి దీనిని ఐన్స్టీన్ ఇండెక్స్ నొటేషన్ అని పిలుస్తారు ఐన్స్టీన్ ప్రవేశపెట్టారు కాబట్టి ఈ రకమైన నొటేషన్ ఈ రచనా నిబంధనలను వ్రాయడానికి చాలా కాంపాక్ట్ మార్గాన్ని ఇస్తుంది స్ట్రెస్ టెన్సర్ యొక్క భాగాల పరంగా ఈ ట్రాక్షన్ వెక్టర్ కాబట్టి τ jinj కాచీ సిద్ధాంతం అంటారు కాబట్టి అది ఏమిటంటే సంబంధిత స్ట్రెస్ టెన్సర్ భాగాల పరంగా ఏదైనా ఆర్బిటరీ ప్లేన్ లో ట్రాక్షన్ వెక్టర్ను వ్యక్తపరుస్తుంది దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో రాయడం కూడా సాధ్యమే కాబట్టి మీరు ఏమి చేయగలరో ఇచ్చిన ప్లేన్ లో ట్రాక్షన్ వెక్టర్ యొక్క భాగాలు ఓరియంటేషన్ n తో చెప్పండి మీ వద్ద ఉన్న మూడు భాగాలు కాబట్టి ఇది మీరు అనుసరిస్తే మీరు చూస్తారు Tn1 Tn2 Tn3 τ11 τ21 τ31 τ12 τ22 τ23 τ13 τ23 τ33 n1 n2 n3 కాబట్టి ఇది ఏమీ కాదని మీరు చూడవచ్చు కానీ ట్రాక్షన్ వెక్టర్ యొక్క మూడు భాగాలను వ్రాసే మ్యాట్రిక్స్ మార్గం కాబట్టి మనం వ్రాసిన ఈక్వేషన్స్ ఏవీ క్రొత్తవి కావు నేను i 1 కి సమానంగా ఉంచండి ఇది ఈ మొదటి వరుసకు నేను i 2 కి సమానం మరియు నేను i 3 కి సమానం కాబట్టి మీరు చూడగలిగేది ఇక్కడ మీరు వాటిని పొందండి కాబట్టి స్ట్రెస్ టెన్సర్ యొక్క తొమ్మిది భాగాలు అని పిలుస్తారు మరియు ఈ తొమ్మిది ఇండిపెండెంట్ వి కావు మనం చూస్తాము కాని ఇది గణితశాస్త్రపరంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ పరిమాణాలను పరిశీలించండి ఇది ఏమిటి ఇది వెక్టర్ దీనికి మూడు భాగాలు n1 n2 n3 ఉన్నాయి ఇవి కూడా వెక్టర్ కాబట్టి ఇది వెక్టార్ను వెక్టార్కు మ్యాప్ చేసే పరివర్తన వలె పనిచేస్తుంది కాబట్టి ఇది రెండవ ఆర్డర్ టెన్సర్ యొక్క చాలా ముఖ్యమైన క్యారెక్టర్స్టిక్స్ రెండవ ఆర్డర్ టెన్సర్ ఒక వెక్టర్ను వెక్టార్లోకి మ్యాప్ చేస్తుంది అదేవిధంగా నాల్గవ ఆర్డర్ టెన్సర్ లాగా రెండవ ఆర్డర్ టెన్సర్ను రెండవ ఆర్డర్ టెన్సర్కు ఉదాహరణగా మ్యాప్ చేస్తుంది కాబట్టి ఒక టెన్సర్ కూడా ఒక పరివర్తన సాధనం లేదా ఒక వెక్టర్ను మరొక వెక్టర్గా మార్చడానికి ప్రయత్నించే పరివర్తన వంటిది ఇది రెండవ ఆర్డర్ టెన్సర్ అయితే దీని నుండి వచ్చే తదుపరి విషయం ఏమిటంటే ఇవన్నీ స్వతంత్రమైనవి లేదా ఇవన్నీ స్వతంత్రంగా ఉన్నాయి లేదా వీటిలో కొన్నింటిని 𝜏𝑖𝑗's మరొకటి పరంగా వ్యక్తీకరించే స్థితిలో ఉండాలి కాబట్టి దాని కోసం మేము ఒక ఎక్సర్సైజ్ త్వరగా చేస్తాము ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ ఎలిమెంట్ను పరిశీలిస్తాము 2 డైమెన్షనల్ ఎలిమెంట్ అంటే సరళత కోసం ప్రతిదీ ప్లేన్ లో సంభవిస్తుంది కాబట్టి మూడవ డైరెక్షన్ యూనిటీ లేదా ఏమైనా అని మేము ఊహిస్తున్నాము కాబట్టి దాని పొడవు వంటిది δ y ఇది డెల్టా x అని చెప్పండిఇది ఏమైనా ఫేసెస్ పర్ఫెన్దికులర్ కలిగి ఉందని ఊహించుకోండి అన్ని వెడల్పు 1 గా ఉన్న చిత్రంలో గీస్తారు కాబట్టి ఈ సర్ఫేస్ లపై స్ట్రెస్ టెన్సర్ యొక్క భాగాలను వ్రాద్దాం τ11 ఇది ఏమిటి τ కాబట్టి చాలా త్వరగా వ్రాస్తాము ఎందుకంటే ఈ సమయానికి ఎలా రాయాలో నేర్చుకున్నాము కాబట్టి ఇది τ21τ11 ఇక్కడ ఇదిఇది τ21 ఇక్కడ ఇది ఉంటుంది τ12 ఇది పాజిటివ్ 1 తో పాటు ఉంటుంది ఎందుకంటే ఔట్వర్డ్ నార్మల్ గా పాజిటివ్ 2 తో పాటు ఉంటుంది కాబట్టి ఈ రెండు తారుమారు అవుతాయా విద్యార్థి అవును సార్ కాబట్టి మీరు దీన్ని ఎల్లప్పుడూ సరిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మొదటి ఇండెక్స్ ఏమిటి డైరెక్షన్ నార్మల్ కాబట్టి నార్మల్ డైరెక్షన్ ఏమిటి రెండవ ఇండెక్స్ అది పనిచేసే డైరెక్షన్ కాబట్టి ఇది τ12 మరియు ఇది ఇక్కడ τ21 అదే ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క ఈక్విలిబ్రియం పై మాకు ఆసక్తి ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ యొక్క ఈక్విలిబ్రియం పై మనకు ఆసక్తి ఉన్నప్పుడు మేము రోటేషనల్ ఈక్విలిబ్రియం ను ఒక ఉదాహరణగా పరిశీలిస్తాము కాబట్టి రోటేషనల్ ఈక్విలిబ్రియం మనం ఒక ఎలిమెంట్ వలె ఈక్వివలెంట్ కోసం న్యూటన్'స్ సెకండ్ లా కి సమానమైన రూపాన్ని వ్రాస్తాము ఒక స్థిరమైన అక్షానికి సంబంధించి దృఢమైన బాడీ యొక్క ఈక్విలిబ్రియం వ్రాస్తున్నట్లుగా అక్షం ఇది కేంద్రం కాబట్టి మేము ఈ సెంటర్ O గుండా వెళ్ళే అక్షానికి సంబంధించి రోటేషనల్ ఈక్విలిబ్రియం సమీకరణాన్ని వ్రాస్తున్నట్లుగా మరియు అది బోర్డు యొక్క ఈ ప్లేన్ కి పెర్ఫెన్దికులర్ గా ఉంటుంది కాబట్టి ఇది 2 డైమెన్షనల్ విషయం ఈ ప్లేన్ లో ఒక భ్రమణాన్ని మేము ప్రాథమికంగా పరిశీలిస్తున్నాము కాబట్టి దీనిపై మనం పనిచేస్తున్న అన్ని ఫోర్స్ ల రిసల్టెంట్ మూమెంట్ మనం వ్రాయగలిగేది ఏమిటంటే మనం ఏ అక్షానికి సంబంధించి క్షణం వ్రాస్తున్నామో ఇక్కడ z అక్షం 0 అని చెప్పే దానికి సమానం ఇది అంగుళర్ యాక్సిలరేషన్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ అక్షం గుండా వెళుతున్నాను మరియు ఇది బోర్డు యొక్క ప్లేన్ కి పెర్ఫెన్దికులర్ గా ఉంటుంది అంగుళర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అని z సార్లు చెబుతుంది కాబట్టి ఈ ఫోర్స్ ల రిసల్టెంట్ మూమెంట్ అది ఏమిటి కాబట్టి మీరు τ11 మరియు τ11 τ22 మరియు τ22 అవి రద్దు చేయబడతాయి కాబట్టి τ12 మరియు τ21కాబట్టి మూమెంట్ సహకారం అందించేవారు మరియు ఈ τ 1 2 వారు ఒక కపుల్ లాగా ఏర్పడతారు కాబట్టి ఇది టౌ 1 2 ఇది డెల్టా y 1 గా పనిచేస్తున్న ప్రాంతం ఏమిటి ఇది కపుల్ మూమెంట్ డెల్టా x యొక్క చేయి యొక్క వెడల్పు రెట్లు మరొకటి అది సవ్యదిశలో ఉంటుంది కాబట్టి −τ 21ΔxΔy బాడీ ఫోర్స్ వలె దానిపై పనిచేసే కపుల్ ఎవరూ లేరని మేము ఉహిస్తున్నాము బాడీ కపుల్ ద్రవాలు సాధారణంగా బాడీ కపుల్ ను నిలబెట్టుకోవు కాబట్టి దానిపై పనిచేస్తున్న కపుల్ ఎవరూ లేరు అది మూమెంట్ అఫ్ ఇనర్షియా కి సమానం పొడవు యొక్క స్క్వేర్ కి m యొక్క పరిమాణం కాబట్టి m వంటిది ρΔxΔy ×1 అది m τ12 ΔyΔx −τ 21 ΔxΔy ρΔxΔy ×1Δx2 Δy2 α 12 మీరు దీన్ని సరిగ్గా వ్రాస్తే అది ఈ ఆక్సిస్ కి సంబంధించి డెల్టా x స్క్వేర్ ప్లస్ డెల్టా y స్క్వేర్ 12 ద్వారా ఉంటుంది ఆల్ఫా గుర్తుంచుకోండి ΔxΔy → 0 కాబట్టి ఇవి అని పరిగణనలోకి తీసుకొని మీరు రద్దు చేస్తే 0 కి మొగ్గు చూపుతుంది కానీ 0 కి సమానం కాదు కాబట్టి మీకు దేనితో మిగిలి ఉన్నాయి కుడి వైపున మీకు నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే డెల్టా x మరియు డెల్టా y 0 కి మొగ్గు చూపుతున్నాయి మీకు కుడి వైపు వైపు 0 ఉంటుంది మరియు అది మీకు చాలా ఆసక్తికరమైన ఫలితాన్ని ఇస్తుంది tau 1 2 tau 2 1 కు సమానం కాబట్టి సాధారణంగా tau i j అనేది tau j i కి సమానం అంటే τ13 ఒకటే τ31 మరియు τ12 ఒకటే τ21 మరియు τ23 ఒకటే τ32 కాబట్టి ఈ స్ట్రెస్ టెన్సర్లో మీకు ఆరు స్వతంత్ర భాగాలు మిగిలి ఉన్నాయి మరియు మీరు దానిని చూస్తారు τ ij τ ji ఇది చెల్లుబాటు అయ్యే అంచనాలు ఏమిటి ఒక కపుల్ బాడీ కి ఎవరూ లేరు ఇది విశ్రాంతిగా ఉందా లేదా కదలికలో ఉందా అనే దానిపై ఆధారపడి ఉండదు ఇది చాలా సాధారణ దురభిప్రాయం ఇది స్థిరమైన వ్యవస్థలకు మాత్రమే చెల్లుతుంది లేదు నేను వేగవంతం కావచ్చు కానీ అది పట్టింపు లేదు ఎందుకంటే లిమిట్ లో ΔxΔy → 0 యాక్సిలరేషన్ అంగుళర్ యాక్సిలరేషన్ పదం ముఖ్యమైనది మరియు మీరు ఎలా పొందుతారు τ ij τ ji సరే మేము ఈ రోజు మా చర్చను ఆపివేస్తాము మేము తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము ధన్యవాదాలు